గత ఉపన్యాసంలో ఒక ఫంక్షన్ 0 lలో నిర్వచించినప్పుడు మనము హాఫ్ రేంజ్ ఫోరియర్ సైన్ మరియు కొసైన్ సిరీస్లను చూసాము 0 l లో నిర్వచించబడిన ఫంక్షన్ f ను హాఫ్ రేంజ్ ఫోరియర్ సైన్ సిరీస్గా వ్యక్తీకరించవచ్చు లేదా హాఫ్ రేంజ్ ఫోరియర్ కొసైన్ సిరీస్గా వ్యక్తీకరించవచ్చు తదనుగుణంగా మనము దానిని వరుసగా సైన్ పదాలుగా లేదా కొసైన్ పదాలుగా మాత్రమే వ్యక్తీకరిస్తున్నాము ఇప్పుడు ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనము పార్శివల్ సిద్ధాంతం అని పిలిచే ఒక సిద్ధాంతాన్ని అధ్యయనం చేద్దాము మరియు ఆ తరువాత పార్శివల్ సిద్ధాంతం యొక్క అనువర్తనాలను కూడా అధ్యయనం చేద్దాము పార్శివల్ సిద్ధాంతం ఇలా చెబుతుంది f అనునది 2π పీరియడ్ తో పీరియాడిక్ ఫంక్షన్ మరియు π π లో నిర్వచించబడింది అని అనుకుందాము అప్పుడు ఈ క్రింది సంబంధం కలిగి ఉంటుంది 1 πf2dxa022n1an2bn2 ఇక్కడ an మరియు bn లు f యొక్క ఫోరియర్ గుణకాలు మరియు ππ లో f యొక్క ఫోరియర్ సిరీస్ కన్వెర్జెస్ యూనిఫార్మ్లి ఇప్పుడు మనము యూనిఫార్మ్ కన్వర్జెన్స్ అనే కొత్త భావనకు వచ్చాము సిరీస్ n1unx ఇంటర్వల్ a bలో యూనిఫార్మ్లి కన్వర్జెంట్ అని చెప్పబడును ఎప్పుడంటే ప్రతి ϵ0కి అనుగుణంగా ఏదైనా x కొరకు మనము ఇంటర్వల్ a bలో తీసుకునేటట్లు n నుండి స్వతంత్రంగా ఉండే ఏకైక సంఖ్య N ఉంటుంది మనకు sx snϵ ∀ nN ఇక్కడ sx అనేది సిరీస్ యొక్క మొత్తం మరియు snx అనేది సిరీస్ యొక్క మొదటి n పదాల మొత్తం కాబట్టి ఈ యూనిఫార్మ్లి కన్వర్జెంట్ అనే భావన ఇక్కడ ఎందుకు అవసరం అని ఎవరైనా ఒకరు అడగవచ్చు యూనిఫార్మ్లి కన్వర్జెన్స్కు కారణం ఏమిటంటే మనము ఫోరియర్ సిరీస్ను తీసుకుంటున్నప్పుడు మరియు పదానికి పదానికి ఇంటిగ్రేషన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సిరీస్ యూనిఫార్మ్లి కన్వర్జెంట్ అయితేనే అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఆ కారణంగా ఈ ప్రత్యేక సందర్భంలో ఈ ప్రత్యేక అనుకోలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు రుజువు చూద్దాము

ఇప్పుడు కుడివైపున ఉన్న ఈ సిరీస్ యొక్క పదానికి పదానికి ఇంటిగ్రేషన్ సాధ్యమవుతుంది ఎప్పుడనగా f యూనిఫార్మ్లి కన్వర్జెంట్ అయినప్పుడు మాత్రమే మరియు ఆ కారణంగా ఇచ్చిన ఇంటర్వల్లో f యూనిఫార్మ్లి కన్వర్జెంట్ అనే అనుకోలును తీసుకోవడం జరిగింది ఇప్పుడు పదానికి పదానికి ఇంటిగ్రేషన్స్ చేద్దాం

ఇప్పుడు దీని యొక్క అనువర్తనాలను చూద్దాము మొదటగా మనం రూట్ మీన్ స్క్వేర్ కు వద్దాము ఫంక్షన్ f యొక్క రూట్ మీన్ స్క్వేర్ లేదా rms a b ఇంటర్వల్ పై ఇలా నిర్వచించబడింది frmsabf2dxb a ఈ విలువను పార్శివల్ సిద్ధాంతాన్ని ఉపయోగించి పొందవచ్చు rms విలువను కొన్నిసార్లు ఫంక్షన్ యొక్క ఎఫీషియెంట్ విలువ అని కూడా పిలుస్తారు మరియు f యొక్క rms విలువను ఫోరియర్ గుణకాల పరంగా పార్శివల్ సిద్ధాంతం ఇస్తుంది మెకానికల్ వైబ్రేషన్ థియరీ మరియు ఎలక్ట్రిక్ సర్క్యూట్ థియరీ అనేవి ఒకటి లేదా రెండు అనువర్తనాలు rms భావన విస్తృతంగా ఉపయోగించబడుతుంది మరియు నిమగ్నమైన గణనలను పార్శివల్ సిద్ధాంతాన్ని ఉపయోగించి చాలా సులభంగా చేయవచ్చు ఇప్పుడు ఒక ఉదాహరణను చూద్దాము మనము n11n4490 అని నిరూపించాలనుకుంటున్నాము

fxx2 πxπ యొక్క ఫోరియర్ సిరీస్ విస్తరణ నుండి fxx2 π x π యొక్క ఫోరియర్ సిరీస్ విస్తరణ ఇప్పటికే మనము పొందిన మునుపటి ఉపన్యాసాలలో చర్చించాము a0223 an4n2 1n bn0 కాబట్టి మనము fxx2 π x π యొక్క ఫోరియర్ సిరీస్ విస్తరణ నేరుగా ఇలా వ్రాయవచ్చు

ఇప్పుడు మరొక ఉదాహరణను తీసుకుందాము 0 π లో నిర్వచించబడిన ఫంక్షన్ fx x యొక్క హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ విస్తరణ నుండి మనము n114496 అని చూపించుదాము మరియు ఫంక్షన్ fx x యొక్క హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఇప్పటికే మనకు తెలుసు కనుక ఇప్పటికే పొందిన మునుపటి ఉపన్యాసాలలో మనము fx x యొక్క హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఈ విధముగా వ్రాయగలము

కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సందర్భాలలో పార్శివల్ సిద్దాంతం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ వారు rms విలువను లేదా ఫంక్షన్ యొక్క ఎఫీషియెంట్విలువను లెక్కిస్తారు